హలో గత కొన్ని ఉపన్యాసాలలో మనము ట్రాన్స్మిషన్ లైన్ గురించి చర్చిస్తున్నాము మనము కోయాక్సియల్ కేబుల్ మైక్రోస్ట్రిప్ లైన్ స్ట్రిప్ లైన్ మరియు వేవ్గైడ్లు వంటి వివిధ రకాల ట్రాన్స్మిషన్ లైన్ లను చూశాము ఆ తరువాత మనము లోడ్ ఇంపిడెన్స్ ZL తో లోడ్ చేయబడిన ట్రాన్స్మిషన్ లైన్ ను చూశాము అప్పుడు మనము ZL యొక్క వేర్వేరు కేసులను తీసుకున్నాము ఉదాహరణకు ZL 0 ZL ∞ZL Z0 ఆపై మనము 2 ప్రత్యేక కేసులను తీసుకున్నాము అవి పొడవు 4 మరియు 2 కి సమానమైన కేసు లు గా పరిగణించాము మరియు పొడవు 4 ఉన్నప్పుడు అది క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్గా పనిచేస్తుందని మనము చూశాము ఆ తరువాత మనము స్మిత్ చార్ట్ గురించి చర్చించాము మరియు కాంప్లెక్స్ ఇంపిడెన్స్ విలువలను మనం ఎంత తేలికగా ప్లాట్ చేయగలమో మరియు స్మిత్ చార్ట్ ఉపయోగించి ఇంపిడెన్స్ మ్యాచింగ్ ఎలా చేయవచ్చో చూశాము కాబట్టి మనం రెండు వేర్వేరు పద్ధతులను పరిశీలించాము ఒకటి లంపుడ్ ఎలిమెంట్ టెక్నిక్ మరియు రెండవది సింగిల్ స్టబ్ మ్యాచింగ్ ఈ రోజు మనం ABCD మరియు S పారామితుల గురించి చర్చించబోతున్నాం కాబట్టి మీరు క్రిందటి తరగతిలో అధ్యయనం చేసిన ABCD నేర్చుకోబోవడం లేదు కాని వాస్తవానికి మనము ఓల్టేజ్ మరియు కరెంట్ ల పరంగా నిర్వచించబడిన ABCD పారామితులను చూడబోతున్నాం ఆపై మనం వేవ్ పారామితుల పరంగా నిర్వచించబడిన S పారామితుల గురించి చర్చిస్తాము ఎందుకంటే మైక్రోవేవ్ వద్ద మనం నిజంగా వేవ్స్ పై ఓల్టేజ్ లు మరియు కరెంట్ లు పరంగా ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నాము మీరు ప్రధానంగా ఓల్టేజ్ లు మరియు కరెంట్ లు తో సంబంధం ఉన్న ABCD పారామితుల గురించి మనము ఎందుకు చర్చిస్తున్నామో తెలుసుకొని అప్పుడు ఆశ్చర్యపోవచ్చు కాబట్టి కాంప్లెక్స్ నెట్వర్క్ను పరిష్కరించడానికి ABCD పారామితులు ఎలా చాలా సౌకర్యవంతంగా ఉన్నాయో నేను మీకు చూపించబోతున్నాను ఆపై ABCD పారామితులను S పారామితులకు ఎలా మార్చవచ్చో మనము చూద్దాం కాబట్టి మొదట ABCD పరామితి యొక్క నిర్వచనం ఏమిటో చూద్దాం కాబట్టి ఇక్కడ మనకు టు పోర్ట్ నెట్వర్క్ ఉంది కాబట్టి ఇది పోర్ట్ 1 పోర్ట్ 2 మరియు ఇది లీనియర్ నెట్వర్క్ మరియు ఇక్కడ పోర్ట్ 1 వద్ద ఇన్పుట్ వోల్టేజ్ V1 మరియు పోర్ట్ 2 వోల్టేజ్ V2 గా పరిగణించండి పోర్ట్ 1 లోకి కరెంట్ ప్రవహిస్తుంది మరియు కరెంట్ పోర్ట్ 2 లోకి కూడా ప్రవహిస్తుంది వాస్తవానికి మీరు Z పారామితులు లేదా Y పారామితులను అధ్యయనం చేసి ఉండవచ్చు Z పారామితుల విషయంలో మీ జ్ఞాపకశక్తిని రిఫ్రెష్ చేయడానికి Z పారామితుల కోసం మనము సాధారణంగా ఏమి పరిగణిస్తాము V1 మరియు V2 ఒక వైపు I1 మరియు I2 మరొక వైపు మరియు మధ్యలో ఒక Z మ్యాట్రిక్స్ Z11 Z12 Z21 Z22 ఉన్నాయి Y మ్యాట్రిక్స్ లేదా Y పారామితుల పరంగా మనకు ఎడమ వైపున I1 I2 మరియు V1 V2 కుడి వైపున ఉన్నాయి మరియు తరువాత Y మ్యాట్రిక్స్ ఉంది వాస్తవానికి హైబ్రిడ్ పారామితులు కూడా ఉన్నాయి ఇవి వాస్తవానికి ఓల్టేజ్ లు మరియు కరెంట్ లను కలిగి ఉంటాయి మరియు మీరు ట్రాన్సిస్టర్ల కోసం ఆ హైబ్రిడ్ పారామితులను అధ్యయనం చేసి ఉండవచ్చు ఇక్కడ మనం ABCD పారామితులను చూడబోతున్నాము మరియు ABCD పారామితులు నిర్వచించబడిన విధానం వాస్తవానికి కాంప్లెక్స్ నెట్వర్క్ను పరిష్కరించడానికి పరిగణిస్తాము కాబట్టి ABCD పారామితులకు సంబంధించినవి ఏమిటో చూద్దాం కాబట్టి పోర్ట్ 1 వద్ద వోల్టేజ్ మరియు పోర్ట్ 1 వద్ద కరెంట్ పోర్ట్ 2 వద్ద వోల్టేజ్ మరియు పోర్ట్ 2 వద్ద కరెంట్ తో సంబంధం కలిగి ఉంది మనము ఈ కరెంటు పోర్ట్ 2 వద్దకు ప్రవహిస్తున్నట్లు గా పరిగణించి నందున ఈ మైనస్ సైన్ వచ్చినట్లు మీరు గమనించవచ్చు ఈ కరెంట్ I2 ను అవుట్ గోయింగ్ గా పరిగణిస్తే ఇది ప్లస్ అవుతుంది కాబట్టి వాస్తవానికి చాలా సార్లు మీరు దాని గురించి ఆలోచించి ఉండవచ్చు ఇది I2 అయితే ఇది ఇన్కమింగ్ కరెంట్ కరెంట్ I2 ఇది ఇక్కడ నుండి బయలుదేరుతుంది అప్పుడు I2 అనేది మైనస్ I2 అవుతుంది మరియు అది ఇక్కడ I2 గా ఉంటుంది సరే కాబట్టి ఇది కేవలం నోటేషన్ యొక్క విషయం గా పరిగణించండి కాబట్టి మనము ABCD పరామితిని ఎలా నిర్వచించాలి మొదట మ్యాట్రిక్స్ ను ఓపెన్ చేద్దాం కాబట్టి V1 AV2− BI2 మరియు I1 అంటే ఏమిటి కాబట్టి ఇవి ABCD పారామితులు అవుతాయి ఇప్పుడు ఈ 2 సమీకరణాలను ఉపయోగించడం ద్వారా మనం ABCD పరామితిని తెలుసుకోవచ్చు కాబట్టి A అంటే ఏమిటో చూద్దాం మనము ఇక్కడ I2 0 గా పరిగణించినప్పుడు a V1 V2 గా వస్తుంది కాబట్టి మనం ఒక బౌండరీ కండిషన్ I2 0 ఉంచినట్లయితే అంటే ఇక్కడ ఏదైతే మనం పరిగణించామో అప్పుడు A అంటే ఏమిటి V1 V2 కాబట్టి A అంటే I2 0 గా పరిగణించిన వోల్టేజ్ నిష్పత్తి తప్ప మరొకటి కాదు మరియు ఏ స్థితిలో I2 0 అవుతుంది ఈ ప్రత్యేక పోర్ట్ ఓపెన్ సర్క్యూట్ అయితే I2 0 అవుతుంది ఇప్పుడు మనము B ను ఎలా నిర్వచించాలో చూద్దాం V2 0 గా పరిగణించినప్పుడు BV1−I2 అవుతుంది కాబట్టి మనము V2 0 గా పరిగణిస్తే ఇక్కడ V2 ను 0 గా పరిగణించి చూసినట్లయితే అప్పుడు B విలువ V1−I2 కి సమానం అవుతుంది ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇది వోల్టేజ్ డివైడెడ్ బై కరెంట్ అవుతుంది కాబట్టి దీని యూనిట్ ohm అవుతుంది లేదా ఇది ఇంపిడెన్స్ విలువను సూచిస్తుందని మీరు చెప్పవచ్చు ఇప్పుడు C అంటే ఏమిటో చూద్దాం కాబట్టి ఈ ప్రత్యేక ఎక్స్ప్రెషన్ నుండి I2 0 ను ప్రతిక్షేపిస్తే C ను నిర్వచించవచ్చు కాబట్టి I2 0 అంటే ఏమిటి ఈ టర్మ్ విలువ 0 అవుతుంది కాబట్టి I2 0 గా పరిగణించి నప్పుడు మనము ఇక్కడ నుండి C I1 V2 అని చెప్పగలం కాబట్టి I2 0 అంటే ఓపెన్ సర్క్యూట్ మరియు ఈ యూనిట్ ఇప్పుడు I డివైడెడ్ బై V అవుతుంది కాబట్టి అది mho కి సమానంగా ఉంటుంది కాబట్టి C యొక్క యూనిట్ mho అవుతుంది D అంటే ఏమిటి కాబట్టి మళ్ళీ ఇక్కడ నుండి మనం D యొక్క విలువను కనుగొనవచ్చు మనం V2 0 గా పరిగణిస్తే V2 0 అయితే ఈ టర్మ్ 0 అవుతుంది కాబట్టి I1−I2D గా వస్తుంది కాబట్టి V2 0 గా పరిగణించి నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ను మీరు చూడవచ్చు మరియు V2 0 అంటే మీరు పోర్ట్ 2 ను షార్ట్ సర్క్యూట్ చేశారు అని అర్థం కాబట్టి మనము నిజంగా ఈ విధంగా ABCD పారామితులను నిర్వచించవచ్చు ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుందాం మరియు ABCD పరామితిని ఎలా కనుగొనవచ్చో చూద్దాం చాలా సులభమైన సమస్యతో ప్రారంభిద్దాం మరియు మరింత క్లిష్టమైన కాన్ఫిగరేషన్ను విశ్లేషించడానికి ఈ చిన్న చిన్న విషయాలపై పట్టు సాధిద్దాం కాబట్టి సిరీస్ ఇంపిడెన్స్ కోసం ABCD పారామితులు కాబట్టి ఇక్కడ పోర్ట్ 1 ఉందని మీరు చూడవచ్చు ఇది పోర్ట్ 2 అని మీరు చెప్పగలరు మరియు అక్కడ ఒకే ఒక ఎలిమెంట్ ఉంది అది సిరీస్ ఇంపిడెన్స్ గా పరిగణించవచ్చు కాబట్టి ఇప్పుడు ఈ ప్రత్యేక సందర్భంలో మనం ఓల్టేజ్ ఈక్వేషన్ మరియు కరెంట్ ఈక్వేషన్ వ్రాయగలము మరియు మనం ప్రాథమికంగా ఒక వైపు V1 మరియు I1 మరియు మరొక వైపు V2 మరియు I2 ను వ్రాయవలసి ఉందని గుర్తుంచుకోవాలి కాబట్టి ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని V1 అంటే ఏమిటో చెప్పండి కాబట్టి V1 అంటే ఈ వోల్టేజ్ ప్లస్ ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అని చెప్పవచ్చు కాబట్టి V1V2 I1Z లేదా I1Z −I2Z కాబట్టి V1 V2 − I2 Z అని మనం చెప్పగలం కాబట్టి ఈ వోల్టేజ్ ఈ వోల్టేజ్ ప్లస్ ఇక్కడ వోల్టేజ్ డ్రాప్కు సమానంగా ఉంటుంది మరియు I1 అంటే ఏమిటి మళ్ళీ మనం ఈ ప్రత్యేక రూపంలో ఎందుకు వ్రాస్తున్నాము ఎందుకంటే మనం ఈ ప్రత్యేకమైన పద్ధతిలో వ్రాయాలి కాబట్టి I1 విలువ దేనికి సమానం కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన విషయాన్ని ఇక్కడ ఈ ప్రత్యేక సమీకరణంతో పోల్చండి కాబట్టి V1 AV2 అని చెప్పగలము కాబట్టి V2 యొక్క కోఎఫిషియంట్ విలువ ఎంత అది ఇక్కడ 1 గా వస్తుంది ఇప్పుడు V1 B మరియు అప్పుడు ఇక్కడ B విలువ ఎంత Z అవుతుంది కాబట్టి ఇప్పుడు I1 ని చూద్దాం I1 C V2 V2 కి అనుగుణంగా ఏమీ లేదు అంటే C 0 అవుతుంది ఆపై ఇక్కడ నుండి మనం I1 D అనే టర్మ్ ను చెప్పగలం కాబట్టి ఇక్కడ నుండి దీనిని పోల్చండి కాబట్టి ఈ ప్రత్యేక సందర్భానికి ABCD మ్యాట్రిక్స్ అని మనము చెప్పగలం దయచేసి దీన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనం దీనిని తరువాత ఉపయోగించబోతున్నాము ABCD పారామితి యొక్క కొన్ని లక్షణాలు చూద్దాం కాబట్టి ప్రాపర్టీస్ లో ఒకటి ఏమిటంటే నెట్వర్క్ సిమెట్రికల్ గా పరిగణిస్తే A D అవుతుంది మీరు ఈ వైపు నుండి చూస్తే లేదా మీరు ఈ వైపు నుండి చూడగలిగే నెట్వర్క్ ఒక సిమెట్రికల్ నెట్వర్క్ తప్ప మరొకటి కాదు అని మనం గమనించవచ్చు కాబట్టి A D A మరియు D విలువలు 1 మరియు 1 అని మీరు చూడవచ్చు కాబట్టి అవి సమానంగా ఉంటాయి ఇప్పుడు రెసిప్రోకల్ నెట్వర్క్ కోసం ఇది AD BC 1 వాస్తవానికి ఈ టర్మ్ మ్యాట్రిక్స్ ABCD యొక్క డిటర్మినాంట్ కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి డిటర్మినెంట్ట్ విలువ ఎంత కాబట్టి మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్1 కి సమానం అయితే ఇది రెసిప్రోకల్ నెట్వర్క్ అవుతుంది రెసిప్రోకల్ నెట్వర్క్ అంటే ఏమిటి నేను ఈ వైపు నుండి ఇన్ పుట్ ఇచ్చినప్పుడు లభించే అవుట్ పుట్ మరియు అదే ఇన్ పుట్ ను ఈ వైపు నుండి కూడా ఇచ్చినప్పుడు అదే అవుట్ పుట్ ఇక్కడ పొందితే అప్పుడు అది రెసిప్రోకల్ నెట్ వర్క్ అవుతుంది కాబట్టి వాస్తవానికి ఈ నెట్వర్క్లన్నీ రెసిప్రోకల్ గా ఉంటాయి ఇవి రెసిస్టర్ ఇండక్టర్ కెపాసిటర్ ట్రాన్స్మిషన్ లైన్ ఇతర విషయాలను కలిగి ఉంటాయి కాబట్టి వాస్తవానికి ఒకవేళ ఇది యాక్టివ్ నెట్వర్క్ను కలిగి ఉంటే అది రెసిప్రోకల్ గా ఉండదు కాబట్టి ఇప్పుడు మనం మరొక ఉదాహరణ తీసుకుందాం కాబట్టి ఈ సమయంలో షంట్ అడ్మిటెన్స్ కోసం ABCD పారామితుల యొక్క ఉదాహరణను తీసుకుందాం కాబట్టి పోర్ట్ 1 కి ముందు ఇక్కడ పోర్ట్ 2 ఇక్కడ ఇప్పుడు మునుపటి సందర్భంలో సిరీస్ ఇంపిడెన్స్ కలిగి ఉండటానికి బదులుగా ఇప్పుడు మనకు షంట్ అడ్మిటెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీనికి ABCD పారామితులను వ్రాయాలనుకుంటున్నాము నేను మళ్ళీ వ్రాసాను ఈ విధంగా మనము ABCD పరామితిని నిర్వచించాము కాబట్టి మళ్ళీ మనకు ఎడమ వైపు V1 I1 కావాలి కాబట్టిV1 విలువ ఎంత ఈ ఓల్టేజ్ విలువ V2 కు సమానమైన ఈ వోల్టేజ్ వలె ఉంటుంది కాబట్టి V1 V2 మరియు కరెంట్ I1 విలువ ఎంత కాబట్టి ఈ కరెంట్ మరియు ఈ కరెంట్ ఈ 2 కరెంట్ లు దీని లోకి ప్రవహిస్తున్నాయి అని మీరు చెప్పవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన కరెంట్ I1 I2 అని చెప్పవచ్చు మరియు ఆ కరెంట్ V2 Y తప్ప మరేమీ కాదని మనము చెప్పగలం ఆపై మనం I1 I2 ను వ్రాయవచ్చు I2 మరొక వైపుకు ప్రవహిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది మనం కోరుకున్న రూపంలో ఉంది ఎడమ వైపు V1I1 కుడి వైపు V2I2 సమానంగా ఉంటుందికాబట్టి మళ్ళీ ఇప్పుడు పోలిక ఇప్పుడు ABCD అని పరిగణించండి కాబట్టి మీరు ఇక్కడ నుండి చూడండి కాబట్టి V1 అనేది AV2 తప్ప మరొకటి కాదు కాబట్టి V2 యొక్క కో ఎఫిషియంట్ విలువ 1 అవుతుంది కాబట్టి ఇది ఇక్కడ వ్రాయబడుతుంది ఇప్పుడు V1 B I2 అంటే I2 యొక్క టర్మ్ లేనప్పుడు B 0 అవుతుంది ఇప్పుడు C ను పరిగణించండి I1 CV2 అంటే ఏమిటి కాబట్టి C విలువ అనేది Y అవుతుంది మరియు అప్పుడు I1 విలువ ఈ ఎక్స్ప్రెషన్ ఇక్కడ నుండి అప్పుడు I1 C V2 D I2 అవుతుంది కాబట్టి మనము ఇక్కడ నుండి D 1 అని చెప్పగలం కాబట్టి ఇది షంట్ అడ్మిటెన్స్ కొరకు ABCD మ్యాట్రిక్స్ ఇది తప్ప మరొకటి కాదు కాబట్టి మళ్ళీ మీరు ఇది సిమెట్రికల్ నెట్వర్క్ అని చెప్పవచ్చు ఎందుకంటే A D ఇది రెసిప్రోకల్ నెట్వర్క్ ఎందుకంటే AD BC 1 కాబట్టి 1 1 1 0 కాబట్టి AD BC 1 అవుతుంది ఇప్పుడు ట్రాన్స్మిషన్ లైన్ యొక్క మరొక కేసును తీసుకుందాం మీరు ట్రాన్స్మిషన్ లైన్ గురించి అధ్యయనం చేసి ఉండవచ్చు మరియు మనము వోల్టేజ్ V1 ని నిర్వచించాలనుకుంటే వోల్టేజ్ V1 V2 cosh γl Z0 sinh ⁡ γl అని పరిగణించండి అదేవిధంగా I1 కోసం ఎక్స్ప్రెషన్ వ్రాయవచ్చు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రత్యేక సందర్భంలో ఈ లైన్ లాస్ లెస్ అని మనము పరిగణిస్తున్నాం లేదా చాలా సందర్భాల్లో లైన్ లాస్ లు చాలా తక్కువగా ఉంటాయని పరిగణిస్తున్నాం అందువలన cosh γl గామా విలువ ఎంత γ α jβ గా ఉంటుంది కాబట్టి α అతి తక్కువ లేదా ఐడియల్ ట్రాన్స్మిషన్ లైన్ కి α 0 అవుతుంది కాబట్టి cosh ⁡γl అనునది ఇప్పుడు cos βl గా అవుతుంది మరియు sinhγl అనేది j sin β l l గా అవుతుంది కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్ కోసం ABCD మ్యాట్రిక్స్ ఇదే అవుతుంది మనము ప్రత్యేక కేసులలో ఒకదాన్ని పరిగణిద్దాము ఎందుకంటే మనం చాలా సర్క్యూట్ ఉదాహరణలను పరిశీలించినప్పుడు ఇది చాలా సార్లు వచ్చే ప్రత్యేక సందర్భాలలో ఒకటి అవుతుంది కాబట్టి lλ4 ఉన్నప్పుడు చూద్దాం మరియు మనం lλ 4 ను సబ్స్టిట్యూట్ చేస్తే βl కు ఏమి జరుగుతుంది కాబట్టిమనము β2 πλ l λ 4 సబ్స్టిట్యూట్ చేస్తాము కాబట్టి β lπ2 గా వస్తుంది కాబట్టి cos 0 sin 1 కాబట్టి మనకు j Y0 మరియు cos 0 తో మిగిలిపోతాము కాబట్టి ఇది ట్రాన్స్మిషన్ లైన్ యొక్క పొడవు λ4 అయినప్పుడు దానికి ABCD మ్యాట్రిక్స్ అవుతుంది నేను ఇక్కడ కొన్ని అదనపు విషయాలను ప్రస్తావించాలనుకుంటున్నాను చాలా పుస్తకాలు β వ్రాయడానికి బదులుగా k అని వ్రాస్తాయి కాబట్టి βk 2 π λ మరో విషయం నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను కాబట్టి ఫ్రీ స్పేస్ లో λ λ0 కాని కోయాక్సియల్ లైన్ కోసం λ λ0√ϵr మైక్రోస్ట్రిప్ లైన్ కోసం ఇది λ λ0√ϵe అవుతుంది మైక్రోస్ట్రిప్ లైన్ కోసం ϵe ను ఎలా లెక్కించాలో మీకు సూత్రాలను ఇచ్చాము కాబట్టి దయచేసి మీరు మైక్రోస్ట్రిప్ లైన్ కోసం ఏదైనా డిజైన్ చేస్తున్నప్పుడు దాన్ని ఉపయోగించండి ఇప్పుడు మరొక కేసు పరిగణిద్దాము ఇక్కడ ఇది క్యాస్కేడ్ నెట్వర్క్ కోసం ABCD పారామితులు అవుతాయి కాబట్టి మనకు ఇక్కడ ఏమి ఉంది మాకు ఇక్కడ రెండు సిరీస్ ఇంపిడెన్స్లు Z1 మరియు Z1 ఉన్నాయి మరియు మనకు a1 షంట్ అడ్మిటెన్స్ ఉంది ఇది Y2 అవుతుంది ఇప్పుడు ఈ ప్రత్యేక సమస్యను పరిష్కరించవచ్చు వోల్టేజ్ సమీకరణం మరియు కరెంట్ సమీకరణాన్ని వ్రాసి వాటిని సాధించడం ద్వారా పరిష్కరించవచ్చు కాబట్టి మీరు ఇక్కడ వ్రాయవచ్చు ఇక్కడ నోడ్ సమీకరణాన్ని ఇక్కడ చెప్పండి ఇది నోడ్ 3 దగ్గర గా పరిగణించండి కాబట్టి మనము V3Y2V3 V1Z1V3 V2Z1 అని చెప్పవచ్చు ఆపై మీరు సమీకరణాన్ని పరిష్కరించవచ్చు లేదా మీరు ఇక్కడ లూప్ సమీకరణాన్ని వ్రాయవచ్చు ఏదేమైనా మనము ఆ పద్ధతిని ఉపయోగించబోవడం లేదు అక్కడ ఎటువంటి సమస్య లేదు కానీ మనము ఇప్పటికే సిరీస్ ఎలిమెంట్స్ కోసం ABCD పారామితులను అధ్యయనం చేసాము షంట్ ఎలిమెంట్ కోసం ABCD పారామితులను కూడా అధ్యయనం చేసాము కాబట్టి ఇప్పుడు కాస్కేడ్ సర్క్యూట్ యొక్క ABCD పారామితుల కాన్సెప్ట్ ను ఉపయోగించబోతున్నాము ఇది ఇండివిడ్యువల్ ABCD పారామితులను గుణించడం ద్వారా పొందవచ్చు ఇది నిజంగా ఏమి సూచిస్తుంది మొదట చూద్దాం మనకు 3 వేర్వేరు సర్క్యూట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమి చేయాలి మీరు గుర్తుచేసుకుంటే బ్రిటిషర్లు విభజించి పాలించేవారు సరే నేను విభజించి పరిష్కరించాలి అని ఆ ప్రత్యేకమైన ప్రకటనను సవరించాను కాబట్టి మీరు ఈ నిర్దిష్ట నెట్వర్క్ను 3 వేర్వేరు నెట్వర్క్లుగా విభజించండి కాబట్టి ఇది ఇక్కడ నుండి ఇక్కడికి ఉంటుంది ఈ నెట్వర్క్ ఒక్క క సిరీస్ ఇంపిడెన్స్ మాత్రమే కలిగి ఉంది అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడకు ఇది షంట్ అడ్మిటెన్స్ నెట్వర్క్ అవుతుంది మరియు తరువాత ఇక్కడ నుండి ఇక్కడకు మనకు సిరీస్ ఇంపిడెన్స్ నెట్వర్క్ ఉంటుంది కాబట్టి ఈ క్యాస్కేడ్ వ్యాపారం ఏమిటి కాబట్టి ఇక్కడి నుండి చూద్దాం ఇప్పుడు మనం ఇక్కడ I1 ను తీసుకున్నట్లు గుర్తుకు తెచ్చుకోండి మరియు కరెంట్ ఇక్కడ ప్రవేశిస్తుందని పరిగణించండి ఇప్పుడు ఇక్కడ నుండి ప్రవేశించే కరెంట్ మైనస్ కానీ ఆ మైనస్ కరెంట్ ఇక్కడ పాజిటివ్ కరెంట్ అవుతుంది ఆపై ఇక్కడ నుండి వస్తున్న కరెంట్ వాస్తవానికి మైనస్ ఇది ఇక్కడ ప్రవేశిస్తుంది కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన నెట్వర్క్ను చూడండి కాబట్టి నేను దీని కోసం V1I1 ఇక్కడ V3 నోడ్ గురించి ప్రస్తావించాను కాబట్టి అది ఇక్కడ V3 నోడ్ అవుతుంది కాబట్టి వాస్తవానికి దీని యొక్క ABCD పరామితి ఇక్కడ నుండి బయటికి వెళ్లే కరెంట్ ఏమైనా ఇక్కడ ఇన్పుట్ కరెంట్ మరియు ఇన్పుట్ వోల్టేజ్ గా అవుతుంది కాబట్టి దీని అర్థం ఈ ABCD మ్యాట్రిక్స్ను దీనితో గుణించవచ్చు ఆపై మళ్ళీ ఏ కరెంటు అయితే ప్రవేశించిందో అదే కరెంటు వెళుతుంది కేవలం దిశలు భిన్నంగా ఉంటాయి కాబట్టి మీరు ABCD మ్యాట్రిక్స్ లో అంతర్లీనం గా ఉన్న ఆ భాగాన్ని జాగ్రత్తగా పరిగణించాలి కాబట్టి మనం నిజంగా ఏమి చేయగలం ఈ 3 వేర్వేరు ఎలిమెంట్ ల యొక్క ABCD మాత్రికలను గుణించడం ద్వారా మొత్తం ABCD మ్యాట్రిక్స్ ను కనుక్కోవచ్చు కాబట్టి సిరీస్ ఇంపిడెన్స్ కోసం చూద్దాం మనం ఏమి చూశాము ABCD పారామితి విలువలు 1 Z1 0 1 షంట్ విలువలు 1 0 Y2 1 సిరీస్ విలువలు 1 Z1 0 1 గా చూసాము కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఈ 3 మాత్రికలను గుణించాలి వాస్తవానికి మీరు ఒక్కొక్కటిగా చేస్తారు కాబట్టి మొదట మీరు ఈ మ్యాట్రిక్స్ ను ఈ మ్యాట్రిక్స్ తో ఇక్కడ గుణించాలి ఆ తరువాత ఈ రిజల్ట్ మ్యాట్రిక్స్ ను ఈ మ్యాట్రిక్స్ తో గుణించాలి కాబట్టి ఈ మధ్య ఒక స్టెప్ మాత్రమే ఉంది మీరు పొందే ఎక్స్ప్రెషన్ ఇది అవుతుంది మరియు మీరు ఏదైనా పొరపాటు చేశారా లేదా అని గమనించవచ్చు నెట్వర్క్ సిమెట్రికల్ లేదా రెసిప్రోకల్ కాదా అని మీరు త్వరగా సరి చూసుకోవాలి మీరు ఈ వైపు నుండి చూస్తే లేదా ఈ వైపు నుండి చూస్తే మీరు ఇక్కడ నుండి గమనించవచ్చు నెట్వర్క్ రెండు వైపుల నుండి సిమెట్రికల్ గా ఉంటుంది కాబట్టి అందువల్ల A D అవుతుంది మనకు అది లభించిందో లేదో గమనిద్దాం కాబట్టి దీని విలువ 1 Z1 Y2 దీని విలువ 1 Z1 Y2 కాబట్టి మనం A D అని చెప్పవచ్చు ఇప్పుడు ఈ నెట్వర్క్ రెసిప్రోకల్ ఎందుకంటే ఇవన్నీ RLC కాంపోనెంట్స్ తప్ప మరేమీ కాదు కాబట్టి అది రెసిప్రోకల్ నెట్వర్క్ అవుతుంది కాబట్టి AD BC 1 లేదా చూద్దాం కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఈ విలువను ఈ విలువ తో గుణించాలి మనకు ఏమి లభిస్తుంది 12 Z1Y 2Z1 2 Y2 2 ఇప్పుడు ఈ టర్మ్ ను ఇక్కడ 2 Z1 Y2 మైనస్ చేయండి కాబట్టి ఈ రెండు టర్మ్ లను కంబైన్డ్ చేయడం ద్వారా 2 Z1Y2 క్యాన్సిల్ అవుతుందని మీరు చెప్పవచ్చు మరియు ఇది ఇప్పుడు Z12 Y22 అవుతుంది కాబట్టి మాకు Z12 Y22 కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు సబ్ట్రాక్ట్ చేయడం ద్వారా ఈ విలువ 1 గా వస్తుంది అంటే ఇది ఒక రెసిప్రోకల్ నెట్వర్క్ మరియు దీని అర్థం ఇప్పటివరకు మనము సరైన కాలిక్యులేషన్స్ ను చేసాము ఇప్పుడు మనము ABCD పారామితుల గురించి మరెన్నో ఉదాహరణలను తీసుకోబోతున్నాము ముఖ్యంగా నేను ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఉదాహరణను తీసుకున్నాను కాబట్టి ఈ ప్రత్యేక భాగం ట్రాన్స్మిషన్ లైన్ కావచ్చు లేదా ఈ భాగం ట్రాన్స్మిషన్ లైన్ కావచ్చు లేదా లంపుడ్ ఎలిమెంట్స్ గా ఉండవచ్చు అనే దానిపై మనము చాలా సందర్భాలను తరువాత చూస్తాము కాబట్టి మీరు మరికొన్ని ఉపన్యాసాల కోసం వేచి ఉండాలి ఆపై మనము ABCD పారామితుల యొక్క ఈ లక్షణాలను ఉపయోగించబోతున్న అనేక ఉదాహరణలను తీసుకోబోతున్నాము మరియు ప్రత్యేకంగా మనము విభజన కాన్సెప్ట్ ను ఉపయోగిస్తాము మరియు సమస్యను పరిష్కరిస్తాము ఇప్పుడు మనము తదుపరి ప్రత్యేక అంశం అయిన S పారామితులకి వెళ్తున్నాము ఇక్కడ మనము 2 పోర్ట్ నెట్వర్క్ కోసం S పారామితులను నిర్వచించాము అయితే S పారామితులు n పోర్ట్ నెట్వర్క్కు కూడా చెల్లుతాయి ABCD పారామితులు 2 పోర్టులకు మాత్రమే నిర్వహించబడతాయి కానీ S పారామితులు n పోర్ట్ కోసం నిర్వచించబడ్డాయి కానీ సరళత కోసం మనం 2 పోర్టును తీసుకుందాం ఆపై మనము ఈ భావనను n పోర్టులకు విస్తరిస్తాము కాబట్టి మనకు ఇక్కడ ఉన్నదాన్ని చూద్దాం కాబట్టి ఇక్కడ a1 ఇన్ కమింగ్ వేవ్ అవుతుంది కాబట్టి ఇది కరెంటు కు సమానం కాదు ఇది ఇన్కమింగ్ వేవ్ మరియు b1 రిఫ్లెక్టెడ్ వేవ్ అవుతుంది కాబట్టి మనము ఇప్పుడు మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ మనం వోల్టేజీలు మరియు కరెంటు ల గురించి మాట్లాడము అయితే అక్కడ యాంటెన్నా సిగ్నల్ ను స్వీకరించవచ్చు మరియు యాంటెన్నా ద్వారా సిగ్నల్ ను ప్రసారం చేయవచ్చు కాబట్టి ఇన్ కమింగ్ వేవ్స్ లేదా అవుట్ గోయింగ్ వేవ్స్ ఉన్నాయి అదేవిధంగా ఒక యాంప్లిఫైయర్ కోసం ఇన్ కమింగ్ వేవ్ ఉంటుంది అవుట్ గోయింగ్ వేవ్ ఉంటుంది కాబట్టి సాధారణంగా మనము S పారామితులతో వ్యవహరించేటప్పుడు అవి వేవ్స్ తో వ్యవహరిస్తాయి కాబట్టి a1 ఇన్కమింగ్ వేవ్ అదేవిధంగా a2 ఇన్కమింగ్ కాబట్టి a పారామితులు ఇన్కమింగ్ అవుతాయి కాబట్టి ఇక్కడ b1 అవుట్గోయింగ్ కొన్నిసార్లు వారు చెప్పే లేదా లీవింగ్ వేవ్ గా పరిగణిస్తారు కాబట్టి ఇది అవుట్గోయింగ్ వేవ్ లేదా లీవింగ్ వేవ్ అవుతుంది సరే కొన్నిసార్లు కొన్ని పుస్తకాలలో వారు దీనిని ట్రాన్స్మిటెడ్ వేవ్ గా పరిగణిస్తారు లేదా ఇక్కడ వారు రిఫ్లెక్టెడ్ వేవ్ అనే పదాన్ని ఉపయోగిస్తారు కాబట్టి ఈ సందర్భంలో ఇది ఇన్సిడెంట్ అయితే ఇది మీరు రిఫ్లెక్టెడ్ అని చెప్పవచ్చు మరియు ఇది ఇన్సిడెంట్ అయితే ఇది ట్రాన్స్ మిటెడ్ వేవ్ అవుతుంది సరే కాబట్టి ఇవన్నీ మీరు ఎలా చూస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది కాని ప్రాథమికంగా మనము a1 లేదా అన్నీ a లు ఇన్సిడెంట్ వేవ్స్ అని అన్ని b లు రిఫ్లెక్టెడ్ వేవ్స్ గా పరిగణిస్తాము ఇప్పుడు మనము S పరామితిని నిర్వచిస్తాము కాబట్టి మనం నిజంగా ఈ వైపు b1 b2 ను నిర్వచించగలము అంటే అది రిఫ్లెక్టెడ్ వేవ్ మరియు ఇవి ఇన్సిడెంట్ వేవ్ మరియు ఈ విధంగా మనము S పారామితులను నిర్వచించాము సరే మనము మ్యాట్రిక్స్ ను ఇక్కడ చూద్దాం కాబట్టిమనం b1S11a1S12a2 b2S21a1S22a2 గా వ్రాయవచ్చు కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుండి మనము ABCD పరామితి పరంగా చేసినట్లే సరిగ్గా ఇలాంటిదే ఇక్కడ కూడాచేస్తాము కాబట్టి S11 విలువను ఎలా కనుగొనవచ్చో ఇక్కడ నుండి చెప్తాము కాబట్టి మనం a2 0 అని పరిగణించి S11 ను కనుగొనవచ్చు కాబట్టి a2 0 అయితే S11b1a1 కాబట్టి మీరు a2 0 గా పరిగణించి నట్లయితే S11 విలువను b1 డివైడెడ్ బై a1 గా చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ మునుపటి సందర్భం లా కాకుండా వోల్టేజ్ విలువ 0 కు సమానమైనప్పుడు షార్ట్ సర్క్యూట్ కరెంట్ 0 కి సమానమైన ఓపెన్ సర్క్యూట్ ఇక్కడ a2 0 మ్యాచ్డ్ లోడ్ టర్మినేషన్ ను సూచిస్తుంది మీరు గుర్తుచేసుకుంటే దాని గురించి ఏమీ ప్రస్తావించలేదు ఇక్కడ నుండి ఏదో వెళుతున్నట్లయితే మరియు ఇక్కడి నుండి ఏమీ తిరిగి రిఫ్లెక్ట్ అవ్వకూడదు మరియు ఏది రిఫ్లెక్ట్ అవ్వలేదు అంటే కేవలం మ్యాచింగ్ లోడుతో టర్మినేట్ చేసాము అని అర్థం సరే మరియు ఇక్కడ మనము క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్ Z0 పరంగా ప్రతి దీ నిర్వచించాము కాబట్టి ఈ ప్రత్యేకమైన పోర్ట్ Z0 అనే క్యారెక్టరిస్టిక్ ఇంపిడెన్స్తో టెర్మినేట్ చేయబడితే లోడ్ Z0 కి సమానం అవుతుంది ఆ సందర్భంలో ఏమీ రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టి a2 0 అవుతుంది కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి మనం S పరిమితులను నిర్వచించేటప్పుడు షార్ట్ సర్క్యూట్ లేదా ఓపెన్ సర్క్యూట్తో మనము వ్యవహరించలేదు మనం మ్యాచ్డ్ లోడ్ టెర్మినేషన్ తో ఎక్కువగా వ్యవహరిస్తున్నాము కాబట్టి ఇప్పుడు మనము S12 ను ఎలా నిర్వచించాలో ఇక్కడ నుండి చూద్దాం కాబట్టి S12 b1a2 a1 0 గా ఉన్నప్పుడు కాబట్టి a1 0 గా ఉన్నప్పుడు S12 b1a2 అని మీరు చూడవచ్చు కాబట్టి a1 0 అంటే నిజంగా ఏమిటి అంటే ఇప్పుడు పోర్ట్ 1 మ్యాచ్డ్ లోడ్ గా టెర్మినేట్ చేయబడింది మరియు ఇక్కడ నిజంగా దీని అర్థం ఏమిటి కాబట్టి దీని అర్థం మనం పోర్ట్ 2 వద్ద ఇన్ పుట్ ఇస్తున్నప్పుడు పోర్ట్ 1 వద్ద అవుట్ పుట్ ఏమిటి లేదా ఇక్కడ నుండి వెళ్తున్న వేవ్ ఏమిటి ఇప్పుడు S21 a2 0 గా పరిగణించి నప్పుడు S21 b2a1 అంటే ఏమిటో చూద్దాం అదేవిధంగా మనం S22 ను కనుగొనవచ్చు S22 అంటే ఏమిటి a1 0 గా పరిగణించి నప్పుడు S22 b2a2 అవుతుంది కాబట్టి దయచేసి ఈ విషయం గుర్తుంచుకోండి కాబట్టి S11 ను వాస్తవానికి కొంచెం భిన్నమైన రీతిలో కూడా పిలుస్తారు ఇక్కడ పోర్ట్ 1 ను చూడండి ఇది S11 b1 అంటే ఏమిటి రిఫ్లెక్టెడ్ వేవ్ అవుతుంది a1 అంటే ఏమిటి ఇన్సిడెంట్ వేవ్ అవుతుంది కాబట్టి మనము ప్రాథమికంగా S11 పోర్ట్ 1 వద్ద రిఫ్లెక్టెడ్ వేవ్ డివైడెడ్ బై పోర్ట్ 1 వద్ద ఇన్సిడెంట్ వేవ్ తప్ప మరొకటి కాదు S22 అంటే ఏమిటో చూద్దాం S22 మనం ఇక్కడ పోర్ట్ 2 ను చూడాలి ఇది ఇక్కడ ఒక ఇన్సిడెంట్ వేవ్ ఇది రిఫ్లెక్టెడ్ వేవ్ ఇది a1 0 పొందడానికి మ్యాచ్ లోడ్తో ముగించబడుతుంది అని దీని అర్థం S22 అనేది రిఫ్లెక్టెడ్ వేవ్ తప్ప మరొకటి కాదు ఇది b2a2 గా వస్తుంది కాబట్టి ఇది పోర్ట్ 2 వద్ద రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ వలె ఉంటుంది ఇది పోర్ట్ 1 వద్ద రిఫ్లెక్షన్ కో ఎఫిషియంట్ వలె ఉంటుంది ఇప్పుడు S21 అంటే ఏమిటో చూద్దాం S21 ను b2a1 గా నిర్వచించారు b2 అంటే ఏమిటి వేవ్ ఇక్కడకు వెళుతుంది a1 అంటే ఏమిటి ఇక్కడ ఇన్సిడెంట్ వేవ్ అవుతుంది a2 0 గా పరిగణించి నప్పుడు అంటే మనము దీనిని మ్యాచ్డ్ లోడ్తో టర్మినేట్ చేసినట్లయితే అప్పుడు ఇది ట్రాన్స్మిటెడ్ వేవ్ ఇన్సిడెంట్ వేవ్ విలువ అవుతుంది కాబట్టి మీరు చెప్పేది వాస్తవానికి యాంప్లిఫైయర్ యొక్క గెయిన్ లేదా ఏదైనా సర్క్యూట్ యొక్క లాస్ ను ఇస్తుంది కాబట్టి a1 ఇక్కడ ఇన్పుట్ అయినప్పుడు చాలా సార్లు b2 ను ట్రాన్స్మిట్ వేవ్ అని ఎందుకు పిలుస్తారు మీరు S12 చూస్తే S12 అంటే ఏమిటి అంటే a1 0 గా పరిగణించినప్పుడు b1a2 అవుతుంది కాబట్టి పోర్ట్ 2 వద్ద ఇన్పుట్ ఇవ్వబడితే అది a2 అప్పుడు ఈ వైపు వెళ్తున్న వేవ్ ఏమిటి కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో ఇన్పుట్ పోర్ట్ 2 వద్ద ఉంటే అప్పుడు b1 ట్రాన్స్మిటెడ్ వేవ్ గా మారుతుంది కాబట్టిb1a2 అవుతుంది సరే కాబట్టి తరువాతి ఉపన్యాసంలో మనము S పారామితుల గురించి మరింత వివరంగా మాట్లాడబోతున్నాము ఈ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్స్ మరియు ట్రాన్స్మిషన్ కో ఎఫిషియంట్స్ ఎలా నిర్వచించబడతాయో చూద్దాం కాబట్టి మీరు నేటి ఉపన్యాసాన్ని సంగ్రహించండి కాబట్టి ఇన్పుట్ వోల్టేజీలు మరియు కరెంట్ మరియు అవుట్పుట్ వోల్టేజీలు మరియు కరెంట్ పరంగా నిర్వచించబడిన చాలా సరళమైన ABCD పారామితులతో మనము ప్రారంభించాము మరియు దాని యొక్క ప్రయోజనం ఏమిటంటే ఒక ఇన్ పుట్ వోల్టేజ్ మరియు కరెంట్ అవుట్ పుట్ వోల్టేజ్ మరియు కరెంట్ పరంగా నిర్వచించబడితే ఆ అవుట్పుట్ వోల్టేజ్ కరెంట్ ఇన్పుట్ వోల్టేజ్ మరియు తదుపరి పోర్టుకు కరెంట్ అవుతుంది ఆపై మనం తదుపరి పోర్టుకు అవుట్ పుట్ వోల్టేజీలు మరియు కరెంట్లు కనుగొనవచ్చు కాబట్టి మీరు ఈ విషయాలను క్యాస్కేడ్ చేస్తూనే ఉండవచ్చు మరియు మొదటి నుండి రెండవ నుండి మూడవ లేదా నాల్గవ లేదా n వ విభిన్న భాగాల ABCD పారమితులను గుణించడం ద్వారా పొందవచ్చు మరియు మ్యాట్రిక్స్ గుణకారం చేయడం ద్వారా మీరు మొత్తం నెట్వర్క్ యొక్క ABCD పారామితులను కనుగొనవచ్చు ఆపై మనము కొన్ని సరళమైన ఉదాహరణలను చూశాము ఒకటి సిరీస్ ఇంపిడెన్స్ మరొకటి షంట్ ఇంపిడెన్స్ అప్పుడు మనము ట్రాన్స్మిషన్ లైన్ ను చూశాము ఆపై మనము సిరీస్ షంట్ సిరీస్ కలిగి ఉన్న ఒక కేసును కూడా చూశాము సరే మరియు ABCD పారామితుల తరువాత మనము S పారామితులను చూశాము ఇప్పుడు ABCD పారామితులు వోల్టేజీలు మరియు కరెంట్ పరంగా నిర్వచించబడ్డాయి S పారామితులు ఇన్ కమింగ్ వేవ్ మరియు అవుట్ గోయింగ్ వేవ్ పరంగా నిర్వచించబడ్డాయి మరియు తరువాతి ఉపన్యాసంలో ABCD పారామితులు S పారామితులతో ఎలా సంబంధం కలిగి ఉన్నాయో చూద్దాం మనము ABCD పారామితుల నుండి S పారామితులకు ఎలా మార్చగలము మరియు S పారామితుల యొక్క విభిన్న లక్షణాలు ఏమిటి మరియు మీరు 2 పోర్ట్ నుండి n పోర్టులకు వెళ్ళినప్పుడు ఏమి జరుగుతుందో కూడా పరిశీలిస్తాము కాబట్టి మనం పరిశీలిస్తున్న విభిన్న విషయాలు ఏమిటి మరియు ఇచ్చిన నెట్వర్క్ కోసం S పరామితిని ఎలా లెక్కించాలో కూడా చూస్తాము కాబట్టి చాలా ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం